హలో ఈ మాన్యుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ టెక్నాలజీ పార్ట్ 2 మాడ్యూల్ 14 కు స్వాగతం మేము QC యొక్క ఏడు సాధనాల గురించి మాట్లాడుతున్నాము మరియు నాణ్యతను రికార్డ్ చేయడానికి హిస్టోగ్రామ్ పరేటో రేఖాచిత్రం కాజ్ అండ్ ఎఫెక్ట్ రేఖాచిత్రం మరియు చెక్ షీట్ ఆధారిత పద్దతి గురించి మేము ముందే చర్చించాము ఈ రోజు మనం మరో మూడు విభిన్న అంశాలపై దృష్టి పెడతాము ఒకటి డిఫెక్ట్ కాన్సంట్రేషన్ రేఖాచిత్రం స్కాటర్ రేఖాచిత్రం మరియు కంట్రోల్ చార్ట్ ఇవి ఎలా ప్లాట్ చేయాలనే దానిపై చాలా వివరణాత్మక పరిచయం మరియు విశ్లేషణను కలిగి ఉంటాయి ఎందుకంటే ఇది ప్రాసెస్ స్థాయిలో నాణ్యతను నియంత్రించే రియల్ టైమ్ భావాన్ని ఇస్తుంది కాబట్టి డిఫెక్ట్ కాన్సంట్రేషన్ రేఖాచిత్రాన్ని చూద్దాం డిఫెక్ట్ కాన్సంట్రేషన్ రేఖాచిత్రం స్థిరంగా ఉన్న యూనిట్ యొక్క విజువల్ సూచిక గుర్తించబడిన లోపాలతో సాధ్యమయ్యే అన్ని అభిప్రాయాలను చూపిస్తుంది ఈ రకమైన సూచిక లోపాల రకాన్ని మరియు వాటి కారణాలను అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది మేము ఆటోమోటివ్ యూనిట్ ను పరిశీలించినప్పుడు ఆటోమొబైల్ను చూడటానికి మనకు వివిధ కోణాలు ఉంటాయి ఉదాహరణకు మేము ఒక నిర్దిష్ట కారు పైకప్పు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది ఈ రకమైన అంశానికి సంబంధించినదని మీకు తెలుసు మరియు ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ యొక్క వివిధ సంబంధిత ప్రాంతాలను సమీక్షించి ఈ నిర్దిష్ట కారుకు సంబంధించిన మాడ్యూళ్ల పరంగా లోపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి ఉదాహరణకు పైకప్పుపై ఒక డెంట్ ఉందని ఒక వ్యక్తి అనవచ్చు కాబట్టి అతను దీనిని పైకప్పు డెంట్గా గుర్తిస్తాడు లేదా ఉదాహరణకు తలుపు మరియు శరీరం మధ్య లెవెల్ యొక్క వ్యత్యాసం సరిగ్గా లేదని అతను చెబితే అతను కారు యొక్క ఆ ప్రాంతం ఏమిటో ఖచ్చితంగా సూచిస్తాడు కాబట్టి చాలా వ్యూ లు ఉన్నాయి ఈ దిశ నుండి ఒక వ్యూ ఉండవచ్చు మీరు కారు ఎగువ లేదా ఎడమ నుండి లేదా ముందు శరీరం నుండి చూడగలిగే విధంగా ఒక వ్యూ ఉండవచ్చు వెనుక తలుపు వైపు కూడా ఒక వ్యూ ఉండవచ్చు ఇది ఈ రకమైన వ్యూ గురించి మాట్లాడుతుంది మరియు వెనుక తలుపుకు సంబంధించినది ఏదైనా ఉండవచ్చు ఈ ప్రత్యేక ప్రాంతంలో ఒక రకమైన పెయింట్ తొలగిపోవటం ఉంటే చెక్ షీట్ లో వివిధ అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఒక చెక్ షీట్ ఉంది మరియు ఆపరేటర్ వాస్తవానికి ఒక నిర్దిష్ట లోపం యొక్క స్థానాన్ని సూచించగలిగే విధంగా విభిన్న వ్యూ రేఖాచిత్రాలు ఉన్నాయి ఆపై చెక్ షీట్లో రికార్డ్ చేయబడిన ఈ రకమైన రికార్డును నిజంగా లోపం యొక్క రకం ఏమిటి అనేది సూచించగలడు కాబట్టి మరమ్మతు చేసేవారికి త్వరగా వేరుచేయడం మరియు నిర్దిష్ట లోపం ఉన్న నిర్దిష్ట ప్రాంతానికి వెళ్లి ఆ లోపాన్ని సరిచేయడం దృశ్యమానంగా చాలా సులభం అవుతుంది కాబట్టి డిఫెక్ట్ కాన్సంట్రేషన్ రేఖాచిత్రాలు ఇవ్వడానికి ఒక కారణం నిజంగా త్వరగా గ్రహించడం మరియు మరమ్మత్తు దశలో ఖచ్చితమైన స్థానం మరియు లోపం యొక్క ఖచ్చితమైన స్వభావాన్ని గుర్తించడం ఎందుకంటే స్పష్టంగా మరమ్మత్తు అసెంబ్లీ లైన్ లో జరగదు కానీ ఆఫ్లైన్ లో ఉంటుంది మరియు నెమ్మదిగా అన్ని ఆటోమొబైల్ మేజర్ లలో అన్ని తనిఖీలను మార్చడానికి మరియు ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో మరమ్మతు చేయడానికి ఒక చొరవ ఉంది తద్వారా తక్కువ సమయం వృథా అవుతుంది కానీ ఇది వాస్తవానికి వాస్తవికత నుండి చాలా దూరంగ ఉన్న కల ఇది నిజంగా నాణ్యత నియంత్రణ యొక్క సరైన ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది ప్రస్తుతానికి పరిస్థితి ఏమిటంటే సాధారణంగా అన్ని ఆటో మేజర్లు తమ ఉత్పత్తి రేటును దెబ్బతీసేందుకు ఇష్టపడరు ఎందుకంటే వ్యవస్థలో లోపం ఉన్నందున వాహనాలను ఉంచే ప్రత్యేక ప్రాంతానికి తరలించి రిపేర్ చేస్తారు అక్కడ వాహనాలను నెమ్మదిగా సేకరించి వాహన తనిఖీకి లేదా నిర్దిష్ట షాప్ ఫ్లోర్ యొక్క VI కి పంపే ముందు రిపేర్ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా డిఫెక్ట్ కాన్సంట్రేషన్ రేఖాచిత్రం తనిఖీ ప్రతినిధి మరియు మరమ్మత్తు ప్రతినిధి మధ్య ప్రాతినిధ్యం మరియు సమాచార మార్పిడికి సులభమైన మార్గాన్ని ఇస్తుంది తద్వారా నిర్దిష్ట చెక్ షీట్ లో ఇన్స్పెక్టర్ వ్రాసినదానిని అర్థం చేసుకోకపోవడం వల్ల సమయం ఆలస్యం జరగదు కాబట్టి డిఫెక్ట్ కాన్సంట్రేషన్ రేఖాచిత్రం అంటే అది స్కాటర్ రేఖాచిత్రాలు అని పిలువబడే రేఖాచిత్రాలు కూడా ఉన్నాయి సాధారణంగా అవి రెండు వేరియబుల్స్ మధ్య సంబంధాన్ని ఏర్పరచటానికి ఉపయోగపడతాయి స్కాటర్ రేఖాచిత్రం యొక్క ఆకారం రెండు వేరియబుల్స్ ప్లాట్ చేయడం ద్వారా పొందబడుతుంది ఇది వేరియబుల్స్ మధ్య సానుకూల లేదా ప్రతికూల సహసంబంధాన్ని సూచిస్తుంది లేదా వేరియబుల్స్ మధ్య పరస్పర సంబంధం లేదని సూచిస్తుంది మరియు అటువంటి సమాచారం కొన్నిసార్లు ఈ వేరియబుల్స్ కోసం నియంత్రణ వ్యూహాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది ఉదాహరణకు ఇక్కడ ఒక స్కాటర్ రేఖాచిత్రాన్ని చూద్దాం ఇది వాస్తవానికి కరెంట్ వర్సెస్ ఒక నిర్దిష్ట ప్రక్రియ యొక్క సమయాన్ని సూచిస్తుంది ఇక్కడ బేస్ కరెంట్ పికో ఆంప్స్ లో ఉందని మీరు చూడవచ్చు మరియు నిర్దిష్ట సర్క్యూట్ యొక్క ప్రతిస్పందన సమయం మిల్లీ సెకన్లలో ఉంటుంది మరియు ఒక నిర్దిష్ట పరిస్థితిపై సాధారణంగా చాలా స్కాటర్ ఉందని మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ ప్రతిస్పందన సమయం తక్కువ మరియు అధిక కరెంట్ ఉంటుంది మరియు ఈ ప్రాంతాలు బహుశా సర్క్యూట్ ఇది అవసరం కంటే ఎక్కువ కరెంట్ను వినియోగిస్తున్న ధోరణి ఉందని చూపిస్తుంది కాబట్టి మీరు ఈ స్కాటర్ రేఖాచిత్రాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఇన్స్పెక్టర్ లేదా ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీ లైన్లో ఈ డేటాను రికార్డ్ చేసే వ్యక్తి చేసిన తనిఖీ అధ్యయనాల నుండి ఈ ప్రక్రియ గురించి ఏదో ఒకదానిని ప్లాట్ చేయవచ్చు కాబట్టి ఈ రకమైన పరిస్థితులను స్కాటర్ రేఖాచిత్రం ద్వారా రూపొందించవచ్చు కంట్రోల్ చార్ట్ ద్వారా రియల్ టైమ్ నాణ్యతను పర్యవేక్షించడంలో చాలా ముఖ్యమైన అంశం కూడా ఉంది మరియు ఇది ప్రాసెస్ కంట్రోల్ లేదా ప్రాసెస్ క్యాపబిలిటీ అనాలిసిస్ పై ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి మరియు కంట్రోల్ చార్టులు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అవి ఆసక్తిగల నాణ్యత లక్షణాల యొక్క వైవిధ్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి మరియు మేము నిజంగా ఒక ప్రక్రియ యొక్క మొత్తం వైవిధ్యతను వర్గీకరిస్తే ప్రక్రియకు సంబంధించిన విభిన్న అంశాల కారణంగా వైవిధ్య కారణాలు తలెత్తే పరిస్థితి ఉండవచ్చు వాటిలో ఒకటి అవకాశ కారణాలు కావచ్చు ఇక్కడ ప్రాసెస్ స్థాయిలో విషయాలు సంభవించే విధానంలో కొంత యాదృచ్ఛికత ఉండవచ్చు ఇది వస్తువుల మధ్య ఒకరకమైన వైవిధ్యాన్ని సృష్టించవచ్చు మరియు ఇతర అంశాలు కేటాయించదగిన కారణాలు కావచ్చు ఇక్కడ ఒక నిర్దిష్ట కారణం ఉంది నాణ్యమైన లక్షణంలో ఒక నిర్దిష్ట అనుగుణ్యత లేని దాని కోసం ఇది తిరిగి రూపొందించబడుతుంది ఉదాహరణకు ఒక నిర్దిష్ట స్టేషన్ లో ఒక ఆపరేటర్ కొత్తగా ఉంటే మరియు అతను ఒక సమస్య నమోదు చేయబడిన చోట ఒక రకమైన ఫిట్మెంట్ ను చేస్తుంటే అతని శిక్షణ లేని స్వభావం కారణంగా అతను నిర్దిష్ట అసెంబ్లీలో ఈ లోపాన్ని సృష్టించగలడు కాబట్టి నాణ్యమైన అంశాలలో పెరుగుదల ఉండేలా ఆపరేటర్ను గుర్తించి అతనికి బాగా శిక్షణ ఇవ్వాలనే ఆలోచన ఉంది కాబట్టి దీన్ని ఎవరు నియంత్రిస్తారు అందువల్ల కొన్నిసార్లు గణాంక నియంత్రణ ఉంటుంది ఇది ప్రక్రియ మొత్తానికి దీనిని కంట్రోల్ చార్ట్ అని పిలువబడుతుంది కాబట్టి ఈ ప్రక్రియలో వైవిధ్యం చాలా చిన్నది కాని తప్పనిసరిగా అనివార్యమైన యాదృచ్ఛిక కారణాల యొక్క సంచిత ప్రభావం కారణంగా ఉంది ఈ ప్రక్రియలో అవకాశ కారణాలు ఉంటేనే ఒక ప్రక్రియ నియంత్రణలో ఉంటుందని చెబుతారు ఏదేమైనా వేరియబిలిటీ కి ఇతర కారణాలు ఉండవచ్చు ఇవి ప్రక్రియలో నియంత్రణ స్థితికి మారవచ్చు దీని ఫలితంగా అవుట్పుట్ యొక్క గణనీయమైన భాగం స్పెసిఫికేషన్లకు అనుగుణంగా లేదు ఇది నిర్దేశించబడింది వీటిని అసైనబుల్ కారణాలు అని పిలుస్తారు ఈ కంట్రోల్ చార్ట్ను మేము ఎలా ప్లాట్ చేస్తాము అనేది చాలా క్లిష్టమైన సమస్య కాబట్టి ఇక్కడ ఒక సాధారణ కంట్రోల్ చార్ట్ ఒక గ్రాఫికల్ ప్రదర్శన మరియు ఇది ఒక నిర్దిష్ట నాణ్యత లక్షణాన్ని ప్రదర్శిస్తుంది ఇది కొలిచిన నాణ్యత లక్షణం లేదా దృశ్యపరంగా ఆమోదయోగ్యమైన లేదా ఆమోదయోగ్యం కాని నాణ్యత లక్షణం కావచ్చు కానీ మళ్ళీ మీరు రెండు అంశాలను వివిధ మార్గాల్లో ప్లాట్ చేయవచ్చు ఒక నమూనా యొక్క కొలిచిన నాణ్యత లక్షణ అంశం గురించి మాట్లాడుదాం కాబట్టి ఒక నమూనా సంఖ్య ఉంది మరియు ఈ నమూనాలలో కొలిచిన నాణ్యమైన లక్షణంపై తనిఖీ చేయబడ్డాయి మరియు మీరు కంట్రోల్ చార్టులో ప్లాట్ చేయాల్సిన అవసరం మూడు వేర్వేరు అంశాలు వాటిలో ఒకటి సెంటర్ లైన్ ఇది మీ అన్ని పరిశీలనలలో నియంత్రణ స్థితికి అనుగుణంగా ఉండే నాణ్యత లక్షణాల సగటు విలువను సూచిస్తుంది ఉదాహరణకు మీరు ఉత్పత్తి చేసిన వెయ్యిలో 100 నమూనాలను గమనిస్తుంటే పది శాతం తనిఖీ చేస్తారు ఈ 100 నమూనాలలో మీరు సగటు విలువను కలిగి ఉన్నారు ఇది మీరు షాఫ్ట్ యొక్క డయామీటర్ గురించి మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేయబడుతుంది ఇది ఆ 100 నమూనాలలో కొలిచిన షాఫ్ట్ యొక్క డయామీటర్ కావచ్చు ఇది ఒక నిర్దిష్ట సగటు లేదా ఆ 100 నమూనాల యొక్క నిర్దిష్ట సగటు విలువను కలిగిస్తుంది సెంటర్ లైన్ గా నమోదు చేయబడింది అది సెంటర్ లైన్ ఆపై మీకు ఎగువ నియంత్రణ పరిమితి ఉంది ఇది నియంత్రణ రేఖకు లేదా చార్ట్ యొక్క కేంద్ర రేఖకు సమాంతరంగా ఉన్న ఎగువ హారిజాన్టల్ రేఖ ద్వారా సూచించబడుతుంది మరియు ఇది డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న సగటు నుండి వచ్చిన డీవియెంట్ లను సూచిస్తుంది ఆపై తక్కువ నియంత్రణ పరిమితి కూడా ఉంటుంది ఇది కేంద్ర రేఖకు దిగువన ఉన్న ఒక లైన్ ద్వారా సూచించబడుతుంది కాబట్టి ఆలోచన ఇది ఇది ప్రాసెస్ వైవిధ్యానికి లేదా ప్రాసెస్ సామర్థ్యానికి సంబంధించినదని మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి కాబట్టి మీకు సెంటర్ లైన్ ఉంది మీకు ఈ ప్రక్రియలో చేసిన ఉత్పత్తికి సంబంధించిన ఎగువ స్పెసిఫికేషన్ పరిమితి ఉంది తక్కువ స్పెసిఫికేషన్ పరిమితి ఉంది ఆపై మీరు ఒక నిర్దిష్ట రూపకల్పనతో ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయవలసి వచ్చినప్పుడు మీరు ఈ స్పెసిఫికేషన్ను డిజైన్పై వివరించాలి మరియు ఆ స్పెసిఫికేషన్లు ప్రాసెస్కు అనుగుణంగా ఉన్నాయో లేదో చూడాలి ప్రక్రియ నుండి అక్కడ ప్రస్తావించబడిన ఈ లక్షణాలు ఈ ప్రక్రియ చాలా బాగా నియంత్రించబడిందని మీరు చెప్పవచ్చు మరియు అక్కడ ఉన్న డిజైన్ స్పెసిఫికేషన్ పరంగా ఉద్దేశించిన నాణ్యతను అందించడానికి చాలా ఖచ్చితంగా ఉపయోగించవచ్చు కాబట్టి మేము కొంచెం తరువాత ఆ పోలికకు వస్తాము ప్రస్తుతానికి మీరు ఇక్కడ ప్లాట్ చేస్తున్నది ఉత్పత్తికి సంబంధించిన సమస్య మాత్రమే అని అర్థం చేసుకోవాలి అంటే ఉత్పత్తి యొక్క కేంద్ర ధోరణి ఏమిటి ఉత్పత్తి యొక్క సగటు లక్షణాలు ఏమిటి మీరు షాఫ్ట్ యొక్క డయామీటర్ గురించి మాట్లాడుతుంటే అది మీరు రికార్డ్ చేసిన 100 నమూనాల సగటు డయామీటర్ ఆపై ఈ 100 నమూనాలలో నమోదు చేయబడిన గరిష్ట డయామీటర్ కి అనుగుణంగా ఉండే ఎగువ పరిమితి ఉంది మరియు ఆ 100 నమూనాలలో కనిష్ట నమూనా డయామీటర్ గా నమోదు చేయబడిన తక్కువ పరిమితి ఉంది కాబట్టి ఈ విధంగా మీరు UCL మరియు LCL ను గీయండి కాబట్టి ఎగువ మరియు దిగువ నియంత్రణ బిందువుల ఎంపిక కూడా ప్రక్రియ నియంత్రణలో ఉంటే అన్ని నమూనాల పాయింట్లు వాటి మధ్య ఉండాలి అనే భావనపై ఆధారపడి ఉంటుంది ఈ పరిమితుల వెలుపల ఉన్న పాయింట్లు కేటాయించదగిన కారణాల ఉనికిని సూచిస్తాయి కాబట్టి స్పష్టంగా ఇప్పుడు మీకు కంట్రోల్ చార్ట్ ఉంది మరియు మీరు కొంత సమయం వరకు n నమూనాలను గమనిస్తున్నారు మరియు ఈ నియంత్రణకు ఒక వక్రీకృత లేదా ఔట్లియర్ ఉన్న క్షణం ఈ ప్రక్రియ అదుపు లేకుండా పోవడానికి ఒక కారణం ఉందని మీరు త్వరగా రికార్డ్ చేయగలుగుతారు ఆపై మీరు ప్రతిచర్య తీసుకోవచ్చు తద్వారా అది తిరిగి నియంత్రణ లోకి వస్తుంది కాబట్టి ఇది ప్రాసెస్ ఆరోగ్యం యొక్క నిజ సమయ విశ్లేషణ ఇది మీరు సమయంతో నిర్మిస్తున్న ఒక ప్రాసెస్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ అని మీరు చెప్పవచ్చు తద్వారా మీరు ఎప్పుడైనా చాలా చిన్న కర్సరీ గ్లాస్లో ఒక ప్రక్రియ నియంత్రణలో ఉందా లేదా ప్రక్రియలో ఉందో లేదో నిర్ణయించవచ్చు ఒక రకమైన నాణ్యత మెరుగుదల అవసరం తద్వారా ఇది నియంత్రణలోకి వస్తుంది కాబట్టి ఈ వైవిధ్యమైన కారణాలను తొలగించడానికి మరియు ప్రక్రియను సాధారణ స్థితికి తీసుకురావడానికి కంట్రోల్ చార్ట్ డేటా ఆధారంగా ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశోధించాలి కాబట్టి మనము నిజంగా ఎలా ప్లాట్ చేయాలి మీకు y ఉందని చెప్పండి ఇది కొన్ని నాణ్యత లక్షణాలను కొలిచే ఒక నమూనా గణాంకం మరియు సగటు µy మరియు సగటు ప్రామాణిక విచలనం σy ఉందని చెప్పండి కాబట్టి స్పష్టంగా CL సెంటర్ లైన్ సగటుకు దగ్గరగా ఉంటుంది మరియు UCL µy కి దగ్గరగా ఉంటుంది మరియు కొన్ని కారకం k σy మరియు అదేవిధంగా LCL మైనస్ kσy అవుతుంది మరియు k వాస్తవానికి నియంత్రణ పరిమితుల దూరం మధ్య రేఖ కాబట్టి నేను k 3 అని చెబితే మేము కంట్రోల్ ± 3σ యొక్క నియంత్రణ గురించి మాట్లాడుతున్నాము వీటి మధ్య నియంత్రణ అమలు చేయబడుతోంది కాబట్టి ఎగువ వైపు మీ ఎగువ నియంత్రణ పరిమితిగా 3σ మరియు దిగువ భాగంలో 3σ మీ తక్కువ నియంత్రణ పరిమితి కాబట్టి కంట్రోల్ చార్ట్లను మళ్లీ వేరియబుల్ కంట్రోల్ చార్ట్ లుగా మరియు అట్రిబ్యూట్ కంట్రోల్ చార్ట్ లుగా వర్గీకరిస్తారని చెప్పిన తరువాత మీరు కొలవగల వేరియబుల్ గురించి మాట్లాడుతున్నారా లేదా నాణ్యత లక్షణం లాంటిది ఏదైనా ఆమోదయోగ్యమైనదిగా లేదా ఆమోదయోగ్యం కాదని రికార్డ్ చేయవచ్చు కాబట్టి అటువంటి నాణ్యమైన లక్షణాలు చాలా ఉన్నాయి ఉదాహరణకు ఒక ఆటోమోటివ్ యొక్క ఉపరితలంపై ఉన్న పాలిష్ దీనిని నేరుగా కొలవలేము అయితే ఇది గాజు యొక్క కాంతి ప్రతిబింబం విధిగా కొలవవచ్చు కాని మనం దీని గురించి మాట్లాడేటప్పుడు పోలిష్లో చిన్న వైవిధ్యం ఉన్న పరిస్థితి మానవ కన్ను మాత్రమే గుర్తించగలదు మీరు దీన్ని పోలిష్ ఆమోదయోగ్యమైనదిగా లేదా ఆమోదయోగ్యం కాదని గుణాత్మకంగా దర్యాప్తు చేస్తారు కాబట్టి ఆ రకమైన వర్గీకరణలో పాల్గొన్న కొలత లేదు కాబట్టి వాటిని అట్ట్రిబ్యూట్ కంట్రోల్ ఛార్ట్స్ లక్షణ నియంత్రణ పటాలు అంటారు మీరు ఇంతకు ముందు చేసిన వేరియబుల్ కంట్రోల్ చార్ట్ డయామీటర్ లేదా నిర్దిష్ట వస్తువు యొక్క కొలవగల ఇతర లక్షణాలకు సంబంధించినది మరియు కొలత యొక్క డేటాలో పాల్గొన్న ఒక కొలత ఉంది ఇది కంట్రోల్ చార్ట్ను రికార్డ్ చేయడానికి ఉపయోగించబడుతుంది కాబట్టి ఇవి కంట్రోల్ చార్ట్ ల యొక్క సాధారణ వర్గీకరణలు కాబట్టి నేను కంట్రోల్ చార్ట్ లపై ఈ చర్చను ఇక్కడ ఆపివేస్తాను మరియు తరువాతి మాడ్యూల్లో మళ్ళీ ప్రారంభిస్తాను కాబట్టి తరువాతి సెషన్లో ఈ కంట్రోల్ చార్ట్ను రికార్డ్ చేయడానికి మరియు ప్లాట్ చేయడానికి డిస్ట్రిబ్యూషన్ నుండి సగటు స్టాండర్డ్ డీవియేషన్ మరియు మొదలైనవాటిని నిజంగా గణాంకపరంగా ఎలా కనుగొనాలో చాలా వివరంగా పరిశీలిస్తాము